బయోరియాక్టర్ల పై ఈ రెండవ ఉపన్యాసానికి స్వాగతం ఇది బయోరియాక్టర్ల మీద ఒక మూక్ గత ఉపన్యాసంలో మనం ఉపోద్ఘాతంలో ఉన్న ఒక మాడ్యూల్ ని చూశాము కోర్సు యొక్క ఫార్మాలిటీస్ గురించి చెప్పిన తరువాత మనం కొన్ని రోజువారీ ఉదాహరణలను గమనించాం క్యాన్సర్ రోజువారీ ఆందోళనలు క్యాన్సర్ సమస్యలు క్యాన్సర్ అంటే ఏమిటి మరియు అల్లోపతి ద్వారా ఏవిధంగా చికిత్స చేయబడుతుందనే విషయాన్ని గమనించాం ఆపై క్యాన్సర్ సెల్స్ చంపే ఔషధాలను లక్ష్యంగా చేసుకోవడానికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉపయోగించబడుతున్నాయని చెప్పాము ముఖ్యంగా క్యాన్సర్ సెల్స్ కు నేరుగా ఇవ్వబడుతుంది ఈ మోనోక్లోనల్ యాంటీబాడీలు పెద్ద మొత్తంలో అవసరమైనప్పుడు బయోరియాక్టర్ ల ద్వారా లేదా బయోప్రాసెస్ ల ద్వారా ఉత్పత్తి అవుతాయి మరియు మనం అలా మొదలుపెట్టాము ఆ తర్వాత ఇతర ఉదాహరణలను పరిశీలించాం ఆల్టర్నేట్ లిక్విడ్ ఫ్లూయిడ్స్ బయో ఇథనాల్ మరియు బయో డీజిల్ బయో ప్రాసెస్ ద్వారా కూడా వీటిని ఉత్పత్తి చేయడం చూశాము ఇథనాల్ తయారీ మొక్కజొన్న నుండి ఇథనాల్ ఆల్గే నుంచి ఇంధనాలు మొదలైన అంశాలపై కొంత సమాచారం గురించిన లింకులు ఇచ్చాం అవి ఆసక్తికరమైన వీడియోలు మీరు వాటిని చూసారని ఆశిస్తున్నాము తరువాత మనం ఇన్సులిన్ గురించి తెలుసుకున్నాం ఇది ఒక క్లాసిక్ మందు నిజానికి బయో ప్రాసెస్ లను ఉపయోగించి పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయబడ్డ మొట్టమొదటి మందులలో ఇది ఒకటి చివరగా పెరుగు తయారీని చూసి పెరుగు తయారీ కూడా బయో ప్రాసెస్ అని తెలుసుకున్నాం పెరుగు తయారు చేసే పాత్ర ఒక బయోరియాక్టర్ మాత్రమే అంటే ఇది ఒక బయోరియాక్టర్ యొక్క సరళమైన రూపం అన్నమాట బయో రియాక్టర్ అనేది ఒక పాత్ర ఇది అత్యంత కంట్రోల్డ్ వెస్సెల్ దీనిలో బయోరియాక్షన్ లు జరుగుతాయి మరియు సాధారణంగా సెట్ ల యొక్క ముల్తిప్లికేషన్ బయో ప్రొడక్ట్స్ తయారు చేయబడతాయి ఆ తర్వాత బయో ప్రాసెస్ గురించి మనం పరిశీలించాం దీనికి రెండు ప్రధాన భావనలు ఉన్నాయని బయోరియాక్టర్ అంశం లేదా అప్ స్ట్రీమ్ అంశం మరియు డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ భావనలు ఉన్నాయని చెప్పాం ముడిపదార్థం బయోరియాక్టర్ లోకి వెళ్తుందని ఇందులో మైక్రోబ్స్ పోషకాలు ఉంటాయని అది వృద్ధి చెంది అవసరమైన ప్రొడక్టివిటీ ఉత్పత్తి చేస్తుంది లేదా ఇది ఎంజైమ్ మార్పిడి చేస్తున్న ఎంజైమ్ కూడా కావచ్చు మరియు బయోరియాక్టర్ నుండి ఉత్పత్తి అయ్యేది ఈ లిక్విడ్ ఫ్లో మైక్రోబ్స్ మరియు ఈ రెండింటి నుండి ఉత్పన్నమైన ఇతర పదార్థం తో పాటు అవసరమైన ప్రొడక్టివిటీ కలిగి ఉంటుంది మనం కేవలం ఉత్పత్తుల పై మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నాం కనుక ఇతర సామాగ్రి నుంచి మనం దానిని తొలగించాల్సి ఉంటుంది తుది శుద్ధి చేయబడ్డ ఉత్పత్తిని సాధించడం కొరకు డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ దశల ద్వారా ఇది చేయబడుతుంది తరువాత మనం సాధారణ బయో రియాక్టర్ రకాలు కొన్ని సాధారణ బయోరియాక్టర్ రకాలను చూసాం మేము ఈ ట్యాంక్ బయోరియాక్టర్ ఒక సాధారణ రకం ఇది ఒక స్టిర్రెడ్ ట్యాంక్ తప్ప మరేమీ కాదు అని చెప్పాం మరియు తరువాత ఎయిర్ లిఫ్ట్ బయోరియాక్టర్ ఒక ప్యాక్డ్ బెడ్ బయోరియాక్టర్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ బయోరియాక్టర్ అంటే మరేమిటో కాదు ఊగే ప్యాక్డ్ బెడ్ రియాక్టర్ మాత్రమే అక్కడ కొన్ని ప్రయోజనాలున్నాయి అక్కడ ఫ్లూయిడైజ్డ్ బెడ్ బయోరియాక్టర్ గురించి వివరంగా చెప్పే ఒక వీడియో ఉంది తరువాత సాలిడ్ స్టేట్ బయోరియాక్టర్లు ఏదైనా ప్రొడక్షన్ అఫ్ బయో రియాక్టర్ కొరకు కఠినమైన డిమాండ్ లు లేదా కఠినమైన కంట్రోలింగ్ ప్రాసెస్ చేరుకోవడంలో సహాయపడే సింగిల్ యూజ్ బయో రియాక్టర్ లు ఒక ఫోటోబయోటిక్ రియాక్టర్ కూడా ఇది సాధారణంగా మైక్రో ఆల్గే మరియు ఇతర ఫోటో బయో రియాక్టర్ లతో ఉపయోగించబడుతుంది అనేక ఇతర రకాల రియాక్టర్లు ఉన్నాయని మేము చెప్పాము ఇవి సాధారణమైనవి ఇతర రకాలు కూడా ఉండవచ్చు అప్పుడు మేము ఏ బయో రియాక్టర్ అయినా లేదా అనేక బయో రియాక్టర్లయినా ప్రతి బయోరియాక్టర్ ను 3 ప్రాథమిక విధానాల్లో ఆపరేట్ చేయవచ్చని చెప్పాము అన్నీ ఒకేచోట పడేసి ప్రక్రియ పూర్తి అయ్యేదాకా వేచి ఉంది అన్నీ బయట పడేసి తరువాతి ప్రక్రియ ప్రారంభించే బ్యాచ్ ఆపరేషన్ అయినా అయ్యిండాలి లేదా నిరంతర ఇన్ పుట్ మరియు నిరంతర అవుట్ పుట్ సాగనుంచే ప్రక్రియ అయినా అయ్యుండాలి ఎదుగుదల ఉత్పత్తి ఏర్పడటం పోషకాల ప్రవాహం అన్నీ ఒకే సమయంలో జరుగుతాయి స్లైడ్ సమయం రిఫర్ చేయండి 0515 తరువాత ఒక ఫెడ్ బ్యాచ్ ఆపరేషన్ ఇది ఒక బ్యాచ్ మరియు నిరంతర ఆపరేషన్ మధ్య ఉంటుంది ఇక్కడ అడపాదడపా ఇన్ పుట్ లేదా అవుట్ పుట్ లేదా రెండూ కూడా ఏకకాలంలో అడపాదడపా అవుట్ పుట్ మరియు అడపాదడపా ఇన్ పుట్ రెండూ ఉంటాయి కొన్ని రియాక్టర్లు మొత్తం 3 మోడ్ లలో వాటిని ఆపరేట్ చేయడానికి అవకాశం ఉన్న అన్ని మోడ్ లకు చక్కగా సరిసమానంగా ఉంటాయి కొన్ని అలా చేయవు అలా మనం చివరి ఉపన్యాసాన్ని పూర్తి చేసాము బయో ప్రాసెస్ ఎప్పుడు జరిగినా సాధారణంగా మనం శుభ్రంగా మొదలుపెట్టాల్సిన అవసరం ఉందని మేము చెప్పాము మనం మనకు అవసరమైన బయో ులు మాత్రమే బయో రియాక్టరులో పెరగాలని కోరుకుంటాం అందువల్ల బయోరియాక్టర్ మనం ప్రారంభించినప్పుడు పరిశుభ్రమైనదిగా ఉండాలి పరిశుభ్రంగా ఎలా మొదలుపెట్టాలంటే అధిక ఉష్ణోగ్రత లేదా రసాయనాలు ఆవిర్లు లేదా UV మరియు గామా వంటి రేస్ ద్వారా ఇది బయో రియాక్టరులో ఉన్న అన్ని బయో ులను చంపి తరువాత మనకు ఒక శుభ్రమైన చోటును అందిస్తుంది తరువాత మనం మనకు అవసరమైన బయో ులను పరిచయం చేస్తాము ఇది పెరిగి పెరిగి మనకు అవసరమైనవాటిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఈ ఉపన్యాసంలో మరి౦త ముందుకు సాగుదా౦ ఇక్కడి నుండి అధిక ఉష్ణోగ్రతను ఉపయోగించి శుభ్రత సాధించటం స్టెరిలైజేషన్ సాధించడం ఎలాగో చూస్తాం ఇది ప్రత్యేకంగా థర్మల్ స్టెరిలైజేషన్ అధిక ఉష్ణోగ్రతను ఉపయోగించే ది మనం ఇక్కడ చూపించిన విధంగా మనం ఒక శాతం సెల్ కాన్సంట్రేషన్ వర్సెస్ టైం ఈ శాతం స్టేబుల్ సెల్ కాన్సంట్రేషన్ 100 10 1 0 1 అనే లాగ్ స్కేలుపై మనం ప్లాటింగ్ చేస్తున్నాం 50 ఉష్ణోగ్రత వద్ద సాధారణంగా అధిక ఉష్ణోగ్రత వద్ద అప్పుడు అనేక బయో ులు 30 డిగ్రీల c 37 డిగ్రీల c వద్ద పెరుగుతాయి మనం 20 27 oh sorm 25 27 మరియు ఇంకా ఎన్ని అందువల్ల 50 డిగ్రీల c అనేది చాలా బయో ులకు కొంత మేరకు అధిక ంగా ఉంటుంది అధిక ఉష్ణోగ్రతల వద్ద కొన్ని థర్మోఫైల్స్ బాగా పెరుగుతాయి అయితే వాటిని ప్రస్తుతానికి మనం పరిగణనలోకి తీసుకోం ఒకవేళ అది 50 డిగ్రీల c వద్ద ఉన్నట్లయితే అప్పుడు 50 డిగ్రీల c వద్ద వయబుల్ కాన్సంట్రేషన్ కాలంతో పాటు తగ్గుతుంది 60 డిగ్రీ c వద్ద మళ్లీ ఉంటుంది కానీ అది నిటారుగా ఉంటుంది వేగంగా చంపబడుతుంది మరియు అదే విధంగా 70 డిగ్రీ c వద్ద ప్రతిస్పందన లినియర్ గా ఉంటుంది కానీ ఈ కర్వ్ యాంగిల్ 50 డిగ్రీ c లేదా 60 డిగ్రీ c వద్ద ఉన్న వాటితో పోలిస్తే పెద్దదిగా ఉంటుంది వయబుల్ సెల్స్ అధిక ఉష్ణోగ్రతకు బహిర్గతం అయినప్పుడు శోషించబడ్డ సాధారణ ప్రతిస్పందన ఇది వాటి సాధారణ ఆపరేటింగ్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉండే ఉష్ణోగ్రత ఈ రకమైన ప్రవర్తన సింగల్ సెల్స్ విడివిడిగా ఒక దానితో ఒకటి కలిపి ఇతర ాలు వంటి సస్పెన్షన్ లకు వర్తిస్తుంది ఈ గ్రాఫ్ మనకు చెప్పేదేమిటంటే వయబుల్ సెల్స్ కాన్సంట్రేషన్ యొక్క లాగరిథం ఇది లాగ్ స్కేలుపై ఉంటుంది అందువల్ల వయబిలిటీ శాతం లేదా భిన్నం యొక్క లాగారిథం దిగువ భిన్నకాల ాలు శాతం అని మీకు తెలుసు అందువల్ల అధిక ఉష్ణోగ్రత వద్ద ప్రత్యక్షం అయ్యే సమయానికి భిన్నం నేరుగా ఉంటుంది అందువల్ల మనం సింగిల్ సెల్ సస్పెన్షన్ లను అధిక ఉష్ణోగ్రతకు బహిర్గతం చేసినప్పుడు మనం చూసే ప్రవర్తన ఇది సో మేము దీన్ని ఎలా ఉపయోగించబోతున్నారు దీనిని ఎలా ఉపయోగించాలో చూసే ముందు దీనిని మనం మరింత మెరుగ్గా అర్థం చేసుకుందాం అందువల్ల అవసరమైన పరిస్థితుల్లో అవసరమైన పరిస్థితుల్లో దీనిని ఉపయోగించడం ఎంతో తేలిక ఈ రకమైన సంబంధం డిక్రీస్ ఇన్ వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ రేటు ఏ సమయంలోనైనా ఉన్న వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ కు ప్రోపోషనల్ గా ఉన్నప్పుడు ఇంతకు ముందు చూసిన ఒక సంబంధం ఇప్పుడు దీనిని పునరావృతం చేద్దాం రేట్ అఫ్ స్టేబుల్ కాన్సంట్రేషన్ ఏ సమయంలోనైనా ప్రోపోషనల్ గా ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ మనం పేర్కొన్నది అయితే గణిత పరంగా ఇది రాయబడింది డిక్రీస్ ఇన్ వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ రేటు వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ xv కు ప్రోపోషనల్ గా ఉంటుంది rateofdecreaseinconcentration∝xv రేటర్డ్ అని మనం పిలుచుకుంటే కాన్సంట్రేషన్ రేట్ rd గా తగ్గుతుంది ఇది ప్రోపోషనల్ ఉంటుంది కనుక మనం ప్రోపోషనల్ గుర్తుకు సమానం చేయడం ద్వారా భర్తీ చేయవచ్చు మరియు ఇక్కడ మనం x vని ఒక స్టేబుల్ తో ఉంటుంది దీనిని మనం కాన్ స్టాంట్ kd అని పిలుద్దాం మీ పూర్వ కోర్సుల్లో ఇటువంటి మొదటి ఆర్డర్ గురించి మీకు తెలిసే ఉంటుంది అందువల్ల మనం ఇక్కడ ఒక ప్రాతినిధ్యాన్ని ఉపయోగిస్తున్నాం rdkdxv ఈ rd కాన్సంట్రేషన్ రేటు ఇది ప్రతి యూనిట్ టైమ్ ప్రతి యూనిట్ వాల్యూంకు డెన్సిటీ ఓర సెల్ కౌంట్ ప్రతి యూనిట్ టైమ్ లో డిక్రీస్ ఇన్ కాన్సంట్రేషన్ అని గమనించండి అదే ఇక్కడ యూనిట్ అందువల్ల దీనికి ఆధారం మనం దీనిని గుర్తుంచుకోవాలి ఇప్పుడు బయో రియాక్టర్ ను సిస్టమ్ గా తీసుకొని బ్యాలెన్స్ ఆన్ సెల్స్ చేద్దాం మీరు అన్ని విషయాలు బ్యాలెన్స్ ఒక కోర్సు ద్వారా వెళ్ళారు అందువల్ల మనం ఫిసికల్ బ్యాలెన్స్ ఆన్ సెల్స్ రాయబోతున్నాము స్టెబిలిటీ ఇన్ రీజియన్ ఆఫ్ ఫోకస్ రాయవచ్చని దానిని సిస్టం అని అంటారు రీజియన్ ఆఫ్ ఫోకస్ ను సిస్టం అని అంటారు ఈ సందర్భంలో బయో రియాక్టర్ బ్రోత్ బయో రియాక్టర్ లో లిక్విడ్ పార్ట్ సెల్స్ పెరిగే భాగం మనం ఆ వ్యవస్థగా తీసుకోబోతున్నాం మరియు ఆ వ్యవస్థపై బ్యాలన్స్ ఆన్ సెల్స్ వ్రాయబోతున్నాము ఈ ఈక్వేషన్ మీరు ఇక్కడ గుర్తు చేయవచ్చు ri rorg rcddt బయో రియాక్టర్ బ్రోత్ నుండి సెల్స్ ఇన్పుట్ రేటు బయోరియాక్టర్ బ్రోత్ నుండి సెల్స్ యొక్క అవుట్ పుట్ రేటు ప్లస్ బయోరియాక్టర్ బ్రోత్ లో సెల్స్ యొక్క ప్రొడక్టివిటీ రేటు బయోరియాక్టర్ బ్రోత్ లో సెల్స్ యొక్క వినియోగం యొక్క రేటు మైనస్ బయోరియాక్టర్ బ్రోత్ లో సెల్స్ యొక్క స్టాక్ రేటుకు సమానం ఇది మీరు అన్ని జాతుల సెల్స్ కు సంభవించవచ్చు అన్ని పరిగణనలోకి ఉంటే ఇది జరగవచ్చు ఇది వ్యవస్థలోకి రావచ్చు సిస్టమ్ లో బయటకు వెళ్లి సిస్టమ్ లో ఉత్పత్తి అవుతుంది లేదా సిస్టమ్ లో వినియోగించబడుతుంది మరియు ఈ వస్తువుల యొక్క యాగ్రిగేట్ డిక్రీస్ రేట్ కు సమానం అవుతుంది ఇక్కడ రేటుగా వ్యక్తీకరించబడుతుంది ఎందుకంటే ఇవన్నీ రేట్లు ఇది కూడా రేటు ఇది మాస్ పై కూడా ఉండటం కూడా ముఖ్యం ఇది మాస్ కన్సర్వేషన్ నుండి వచ్చింది మరియు ఈ సూత్రం ఈ ఈక్వల్ సైన్ వ్రాయడానికి అనుమతిస్తుంది మాస్ ని సంరక్షించబడుతుంది మాస్ సృష్టించబడుతుంది లేదా నాశనం చేయబడుతుంది మనం న్యూక్లియర్ రియాక్షన్స్ పరిగణనలోకి తీసుకోం కాంతి వేగంతో ప్రయాణించడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఒక జాతి మాస్ సంరక్షించబడుతుంది ఒక ప్రక్రియకు ముందు ఉన్న జాతుల మాస్ ఆ ప్రక్రియ తర్వాత జాతుల మాస్ కి సమానం కాబట్టి దీనికి ఆధారం ఇంకా స్పష్టత లేకపోతే దీనిని అర్థం చేసుకోవడానికి చాలా మంది విద్యార్థులు కొంత సమయం తీసుకుంటారు అందువల్ల ఈ ఈక్వేషన్ ఆధారాన్ని మనం ఇప్పుడు సమీక్షిద్దాం మీరు మొదటి కోర్సులో మెటీరియల్ బ్యాలెన్స్ లపై కొంత చేసి ఉండవచ్చు కాబట్టి మీరు దీనిని ఒక సమీక్షగా తీసుకొని దీనిని అర్థం చేసుకోవడానికి మన అవసరానికి అనుగుణంగా బ్యాలెన్స్ లను తారుమారు చేయడం లేదా రాయడం చేయవచ్చు అలా చేయడానికి వేసవిలో చెన్నైలో మనందరం బాగా తెలిసిన పరిస్థితిని పరిశీలిద్దాం ఇప్పుడు వాటర్ ట్యాంకర్ల వినియోగం ఇదే నీరు పోతే రోజువారీ అవసరాలకు నీటిని సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్లను వినియోగిస్తున్నారు ఒక వాటర్ ట్యాంకర్ యొక్క సాధారణ సైజు సుమారు 12000 లీటర్లు మరియు ఇది వాటర్ ట్యాంకర్ యొక్క ప్రాతినిధ్యం ఇది వాటర్ ట్యాంకర్ ఎలా ఉందో చూడటం కొరకు మీ ఊహాశక్తిని ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను ఇది లారీ వెనుక భాగంలో వాటర్ ట్యాంకర్ నిలిపుతుంది మరియు ఇది వాటర్ ట్యాంకర్ యొక్క వనరు వద్ద నీటితో నింపడం అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇది సాధారణంగా 8000 లీటర్లు 10000 లీటర్లు 12000 లీటర్లు లేదా 16000 లీటర్లు 12000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును పరిశీలిద్దాం ఇది ట్యాంకులో నీటి మాస్ ఎంత డెన్సిటీ తెలిస్తే చెరువులోని నీటి మాస్ ని తెలుసుకోవచ్చని మీ అందరికీ తెలుసు మరియు మాస్ 12000 Kg ఎందుకంటే నీటి డెన్సిటీ ఒక గ్రాము లేదా ఒక మీటరు క్యుబెడ్ నికి 1000 కిలోగ్రాములు ఒక కిలోగ్రాము అందువలన 12000 లీటర్లు 12000 కి ఇప్పుడు ప్రశ్న ఒక ట్యాంకును నింపడానికి ఎంత సమయం పడుతుంది ఈ ట్యాంకును నింపడానికి 12000 లీటర్ల ట్యాంకు అన్నది ప్రశ్న అందువల్ల తమ మెటీరియల్ బ్యాలెన్స్ కోర్సు ను గుర్తుచేసుకున్న లేదా సౌకర్యవంతంగా ఉన్న వ్యక్తులు వెంటనే ప్రశ్నఅడుగుతారు ట్యాంకును నింపే నీటి యొక్క ఇన్ పుట్ రేటు ఎంత నీటి యొక్క ఇన్ పుట్ రేటు మీకు తెలిసినట్లయితే ట్యాంకును తేలికగా నింపడానికి పట్టే సమయాన్ని మీరు కనుగొనవచ్చు ఒకవేళ ఇన్ పుట్ రేటు సెకనుకు 10 కిలోగ్రామ్ లు ఉన్నట్లయితే సమయం 12000 క్షమించండి 1200 సెకండ్లు లేదా 20 నిమిషాలు ఒకవేళ ఇన్ పుట్ రేటు 20 అయితే సమయం 600 సెకండ్లు లేదా 10 నిమిషాలు ఒకవేళ ఇన్ పుట్ రేటు సెకనుకు 50 కిలోగ్రాములు అయితే సమయం 240 సెకండ్లు లేదా 4 నిమిషాలు మేము ఈ వద్ద ఎలా వచ్చింది నీటి రేటు మనకు తెలిస్తే సమయం మాస్ మాత్రమే కాదు మాస్ ని బట్టి భాగించబడుతుంది ఉదాహరణకు 12000 కిలోగ్రాములు సెకనుకు 10 కిలోగ్రాములు మీకు 1200 సెకన్లు ఇస్తుంది ఇది 20 నిమిషాలు మరియు ఇంకా చాలా ట్యాంకు నింపబడే సాధారణ సమయం 10 నిమిషాలు అందువల్ల తదుపరి చర్చించడం కొరకు దీనిని ఇన్ పుట్ రేటుగా మనం ఎంచుకుందాం మనం రేట్ల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఈ ప్రక్రియను మనం కాస్తంత సంక్లిష్టం చేద్దాం ట్యాంకర్ లో రంధ్రం ఉందనుకోండి ఇది సెకనుకు 5 కిలోగ్రాముల చొప్పున నీటిని విడుదల చేస్తుంది ట్యాంకును నింపడానికి ఎంత సమయం పడుతుంది మీరు మీ కోర్సు గుర్తు చేసుకుంటే మీరు నాకు నెట్ రేటు తెలిస్తే నేను చాలా సులభంగా సమయం కనుగొనవచ్చు అని చెబుతారు కాబట్టి ఇక్కడ ప్రయోజనం ఏమిటంటే మీరు రేటు పరంగా పనిచేస్తే ఈ ప్రామాణిక ప్రశ్నలన్నీ లెక్కించడం సులభం అవుతుంది మీరు వాల్యూమ్ల పరంగా పని చేస్తే ఏమి జరుగుతుందో మరియు ఇంకా ఇంకా చాలా వరకు చూడటం కష్టంగా మారుతుంది అందువల్ల రేటు పరంగా మేం పనిచేస్తాం అందుకే రేటు అనేది ఒక విధమైన స్టాండర్డ్ పారామీటర్ గా పరిగణించబడుతుంది అయితే డైమిక్ సిస్టమ్ లు ఇంజినీరింగ్ సిస్టమ్ లు మరియు ఇతర వాటితో వ్యవహరించేటప్పుడు మనం కొద్ది కాలంలో ఆ విషయాన్ని చూద్దాం ఈ సందర్భంలో నెట్ రేటు 10 కిలోగ్రాములు సెకనుకు 5 కిలోగ్రాములు సెకనుకు 10 కిలోగ్రాములు వస్తున్నాయి క్షమించండి నేను సెకనుకు 20 కిలోగ్రాములు సెకనుకు 5 కిలోగ్రాములు బయటకు వెళుతున్నట్లు భావిస్తున్నాను అంటే నెట్ రేటు సెకనుకు 15 కిలోగ్రాములు ఉంటుంది rnet rin - rout 20 - 5 15 Kg s 1 మరియు మీరు నెట్ రేటు తెలిసిన తరువాత మీరు సమయాన్ని కనుగొనవచ్చు ఎందుకంటే వాల్యూం నెట్ రేట్ తో భాగించబడుతుంది లేదా ఈ సందర్భంలో మాస్ ని స్థూల రేటుతో భాగించవచ్చు t V rnet 1200015 800 s ఇది m 12000 kg సెకనుకు 15 కిలోగ్రాములు లేదా 800 సెకన్లు లేదా సుమారు 13 3 నిమిషాలు మనం పొందేది ఇప్పుడు మనం దీనిని సృజనాత్మకరీతిలో సంక్లిష్టం చేద్దాం లీక్ కాకుండా ట్యాంకు లోపల ఒక యంత్రాంగం ఉందని అనుకుందాం ఇది సెకనుకు 1 కిలోగ్రాము చొప్పున నీటిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఏదైనా ఇతర చర్యలో నీటిని ట్యాంకు లోపల సెకనుకు 0 25 కిలోగ్రాముల వద్ద ఉపయోగిస్తారు ఇవన్నీ కూడా ఏకకాలంలో జరుగుతాయి ఇది ఇక్కడ కీలకమైన లైన్ అవన్నీ ఒకేసారి జరుగుతాయి ఇవన్నీ ఒకేసారి జరిగితే ట్యాంకును నింపడానికి ఎంత సమయం పడుతుంది మీరు ఇప్పుడు రేట్లతో సౌకర్యవంతంగా ఉన్నారు మీరు నన్ను అడిగారు నెట్ రేటు ఎంత ఒకవేళ నెట్ రేట్ తెలిస్తే నేను దానిని కనుగొనగలను నెట్ రేటును మీరు ఏవిధంగా కనుగొంటారు నెట్ రేటు అనేది ఇన్ పుట్ మైనస్ రేటు అవుట్ పుట్ యొక్క రేటు మరియు జనరేషన్ మైనస్ రేటు వినియోగం యొక్క రేటు ఇన్ పుట్ రేటు సెకనుకు 20 కిలోగ్రాములు అవుట్ పుట్ రేటు సెకనుకు 5 కిలోగ్రాములు మనం ఇప్పటికే చూశాం ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ రేటు సెకనుకు 1 కిలోగ్రాము చొప్పున నీరు ఉత్పత్తి అవుతోంది మరియు ఇది సెకనుకు 0 25 కిలోగ్రాముల చర్య ద్వారా వినియోగించబడుతోంది అందువల్ల నెట్ రేటు సెకనుకు 15 75 కిలోగ్రాములుగా మారుతుంది rnet rin - rout rgen - rconsump 20 - 5 1 - 0 75 Kg s 1 అందువల్ల సిస్టమ్ లోపల లేదా ట్యాంకు లోపల నీరు పేరుకుపోవడం రేటు ట్యాంకులో సమయం తోపాటుగా నీటి మాస్ ని మార్చే రేటు ఇది అంటే అది సెకనుకు 15 75 కిలోగ్రాముల నెట్ రేటుతో భాగించబడిన 12000 కిగ్రాలుగా మారుతుంది ఇది 761 9 సెకండ్లు లేదా 12 7 నిమిషాలుగా మారుతుంది t m rnet 1200015 75 761 9 s ఇప్పుడు నేను మా సమీకరణం ఈ నేపథ్యాన్ని మీకు ఇచ్చాను ఇన్ పుట్ మైనస్ రేటు అవుట్ పుట్ యొక్క రేటు మరియు జనరేషన్ మైనస్ రేటు వినియోగం యొక్క రేటు సంచయనం యొక్క రేటుకు సమానం సంచయనం రేటు ను మనం డెరివేటివ్ గా వ్రాస్తాం తద్వారా నేరుగా ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది rnetri rorg rcddt rcrdV సెల్స్ యొక్క వేడిని స్టెరిలైజెషన్ చేసే సమయంలో మీరు స్టెరిలైజేషన్ చేస్తున్నారు ఒక స్టిర్రెడ్ ట్యాంక్ బయో రియాక్టర్ ను కలిగి ఉన్న మీడియం లో ఇప్పటికే కొన్ని సెల్స్ వృద్ధి చెందుతాయని అనుకుందాం ఇది స్టెరిలైజ్ చేయబడలేదు మరియు మనం స్టెరిలైజ్ చేసి అక్కడ ఉండే అన్ని సెల్స్ నాశనం చేస్తాం ఆ ప్రక్రియలో సెల్స్ మన సిస్టమ్ అయిన బయోరియాక్టర్ బ్రోత్ లో చంపబడుతున్నాయి మరేదీ జరగడం లేదు ఇన్ పుట్ లేదు అవుట్ పుట్ లేదు మరియు అలా అందువల్ల సెల్స్ ఇన్ పుట్ రేటు సిస్టమ్ లోనికి సెల్స్ మాస్ 0 రి 0 సిస్టమ్ నుంచి ఎలాంటి సెల్స్ అవుట్ పుట్ లేదు సెల్స్ యొక్క అవుట్ పుట్ రేటు మళ్లీ సెల్స్ మాస్ లేదా సెల్స్ సంఖ్య 0 ro 0 వ్యవస్థలో నిసెల్స్ ఏ తరం లోను లేవు లేదా అనుకుందాం అందువల్ల సెల్స్ ఉత్పత్తి రేటు 0 rg 0 అందువల్ల R మైనస్ R O ప్లస్ నుంచి మాత్రమే మిగిలి ఉన్న పదం R మైనస్ R C మైనస్ r c మరియు మైనస్ r c సెల్స్ వినియోగ రేటు r c d dt కు సమానం ఇది వ్యవస్థలో సెల్స్ మాస్ ని జమ అయ్యే రేటు rcddt మొదటి సూత్రాల నుంచి మనం దీనిని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మనం దీనిని పొందుతాం అధిక ఉష్ణోగ్రతకు గురి అవడమే కాకుండా సెల్స్ చనిపోవడం వల్ల సెల్స్ వినియోగం కూడా ఉంటుంది మనం మాట్లాడుకుంటున్న హీట్ స్టెరిలైజేషన్ అని గుర్తుంచుకోండి కాబట్టి మాస్ ప్రాతిపదికగా సెల్స్ కంసుంప్షన్ రేటు r d మాస్ ఆధారంగా ఒక కాన్సంట్రేషన్ బేసిస్ ఒక కాన్సంట్రేషన్ అనేది వాల్యూం తో భాగించబడిన మాస్ మాత్రమే కాబట్టి కాన్సంట్రేషన్ నుండి మాస్ ని పొందడానికి వాల్యూం తో కాన్సంట్రేషన్ ను గుణించవలసి ఉంటుంది అందువల్ల కాన్సంట్రేషన్ ఆధారిత రేటు నుంచి మాస్ ఆధారిత రేటును పొందడం కొరకు మీరు వాల్యూం ద్వారా కాన్సంట్రేషన్ రేట్ రేటును గుణించాల్సి ఉంటుంది rcrdV అందువల్ల ఈ r d v కు ఇది సెల్స్ యొక్క కంసుంప్షన్ రేటు లేదా మాస్ ఆధారంగా సెల్స్ యొక్క డెత్ రేటు ఈ మైనస్ మన బ్యాలెన్స్ ఈక్వేషన్ నుంచి వస్తుంది ఇది బయోరియాక్టర్ లోపల సెల్స్ మాస్ యొక్క అక్క్యూమ్లేషన్ రేటుకు సమానం అవుతుంది V కు మైనస్ r d m x యొక్క dt కు సమానం అవుతుంది rdVdmxdt ఇప్పుడు మేము మాస్ ప్రాతిపదికప్రతిదీ కలిగి ఇది మంచి ఉంది ఇప్పుడు కాన్సంట్రేషన్ మీన్స్ నుంచి మాస్ అనేది వాల్యూమ్ మాత్రమే మాస్ కాన్సంట్రేషన్ × వాల్యూమ్ లేదా మరోవిధంగా చెప్పాలంటే మాస్ బై వాల్యూమ్ అనేది మాస్ అంటే నిర్వచనం కనుక ఇక్కడ మనకున్న m x అనేది x v కాన్సంట్రేషన్ అఫ్ వయబుల్ సెల్స్ ఇన్ వాల్యూం mxxvV ఈ m x ని భర్తీ చేయడానికి దీనిని ఉపయోగిస్తే అప్పుడు మనం ఈ మైనస్ r dని Vకు సమానం అవుతుంది అందువల్ల dd x v ని Vకు సమానం చేస్తుంది ఈ సందర్భంలో వాల్యూమ్ కాన్స్టాంట్ బ్రోత్ వాల్యూమ్ అంటే ఒక కాన్స్టాంట్ మనం వాల్యూమ్ V యొక్క d d of x v గా తీసుకోవచ్చు rdVdxvVdtVdxvdt కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఒక వాల్యూం ఉన్నట్లయితే ఇక్కడ ఒక వాల్యూం ఉంది మేము వాటిని రద్దు చేయవచ్చు అవే వాల్యూం అందువల్ల మైనస్ r d మైనస్ K d x vకు సమానం ఇది మనం ఇంతకు ముందు చూసినది మనం r dని మొదటి క్రమాంక ఈక్వల్ k d నుంచి x v గా ప్రాతినిధ్యం వహించాం సెల్స్ యొక్క స్టేబుల్ డెత్ రేట్ కాన్సంట్రేషన్ స్థిరంగా ఉంటుంది అది ఫస్ట్ ఆర్డర్ ఎక్స్ ప్రెషన్ అది d x v dt మేము కలిగి మేము ఇక్కడ వాల్యూమ్లను రద్దు rd kdxvdxvdt ఇది మీకు తెలిసిన మొదటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ మొదటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాధించినట్లయితే మనం ln లేదా సహజ లాగ్ x v ని పొందుతాం ఇది x v తో సమానం అవుతుంది lnln xv0xv kd t మనం స్టెరిలైజేషన్ చేసే ప్రక్రియను ప్రారంభించినప్పుడు x v కాన్సంట్రేషన్ అనేది ఉష్ణ స్టెరిలైజేషన్ మరియు x v అనేది ఏ సమయంలోనైనా సంయమనఘట కాన్సంట్రేషన్ లేదా మా దృక్కోణం నుండి ఒక రూపకల్పన దృష్టికోణం నుండి ప్రక్రియ ప్రారంభమైన ప్పుడు x v నుండి ప్రారంభం అయ్యే వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ కు అవసరమైన సమయం కాదు కాదు నేను సహజ లాగ్ ను లాగ్ బేస్ 10గా మారుస్తున్నాను కన్వర్షన్ ఫ్యాక్టర్ 2 303 అని మీకు తెలుసు అందువల్ల సహజ లాగ్ x v 2 303 లాగ్ బేస్ కు 10 x v కాదు మరియు k d ఇక్కడ హారం వస్తుంది అందువల్ల ఈ వాల్యూమ్ కాన్సంట్రేషన్ x v నుంచి x v కు తగ్గటానికి పట్టే సమయం ఈ డివిజన్ 303 k d ద్వారా భాగించబడింది x v యొక్క బేస్ పది కి లాగ్ చేయండి t2 303kdxv0xv సంయమన ఘటం కాన్సంట్రేషన్ లో 10 రెట్లు తగ్గడానికి పట్టే సమయం ఇప్పుడు అది ప్రారంభంలో ఒక నిర్దిష్ట విలువ అయితే అది ప్రారంభంలో అది పదో వంతుకు తగ్గింది ఇది ఏదైనా ఉష్ణోగ్రత వద్ద వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ లో 10 రెట్లు తగ్గింపు థర్మల్ స్టెరిలైజేషన్ యొక్క డిజైన్ కొరకు ఒక ముఖ్యమైన పరామీటర్ స్టెరిలైజేషన్ చేసే ప్రక్రియను డిజైన్ చేయడం స్టెరిలైజేషన్ చేసే పరికరాన్ని డిజైన్ చేయడం మరియు ఇతర చోట్ల ఉపయోగించేందుకు వీలుగా సమాచారాన్ని మేం సేకరించే మార్గాలను మేం రూపొందిస్తున్నాం ఈ సమయంలో 10 రెట్లు క్షయకరణ ఘటం కాన్సంట్రేషన్ దశాంశ క్షయకరణ కాలం అని అంటారు దీనిని క్యాపిటల్ D గా పేర్కొంటారు మనం పొందగలిగిన దేనివల్లనైనా 10 రెట్లు తగ్గగల ఘటకాన్సంట్రేషన్ అంటే ప్రాథమిక వయబుల్ ఘటం కాన్సంట్రేషన్ x v ఆ సమయంలో ఆ సమయంలో వయబుల్ ఘటకాన్సంట్రేషన్ తో భాగించబడదు 10 నేరుగా ఉండాలి t 2 303kd xv0xv ఇంతకు ముందు మనం పొందిన కాలాన్ని మనం ఎక్స్ ప్రెషన్ లో ప్రతిక్షేపిస్తే ఈ ఎక్స్ ప్రెషన్ లో ఎక్స్ నుంచి x వరకు కాన్సంట్రేషన్ రావడానికి పట్టే సమయం తరువాత మనం కోరుకుంటున్న వేరియబుల్స్ పరంగా దశాంశ తగ్గింపు సమయం కొరకు ఒక ఎక్స్ ప్రెషన్ ని మనం పొందుతాం 303 ని k d log 10 ద్వారా బేస్ 10కు విభజించబడింది మీరు లాగ్ a ని 1 గా బేస్ a అని తెలుసు అందువల్ల ఇది k d ద్వారా 2 303కు తగ్గుతుంది D 2 303kd 10 2 303kd పై విశ్లేషణ కేవలం సింగిల్ సెల్స్ సస్పెన్షన్ కు మాత్రమే వర్తిస్తుందని గుర్తు చేసుకోండి దీని కొరకు కిల్ రేటు ఏ సమయంలోనైనా వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ కు అనులోమానుపాతంలో ఉంటుంది ఇది గమనించబడింది మరియు ఈ పరిశీలన మేము గణితపరంగా ప్రాతినిధ్యం వహించడాన్ని చూసాము మరియు మొదటి క్రమం తగ్గుదల దీనికి ప్రాతినిధ్యం వహించడానికి ఒక మంచి మార్గం గా ఉంటుందని మేము చెప్పాము అంటే అధిక ఉష్ణోగ్రత వద్ద డెన్సిటీ తగ్గే రేటు ఏ సమయంలోనైనా వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ కు ప్రోపోషనల్ గా ఉంటుంది ఆ తర్వాత మన దగ్గర ఉన్న మాథెమ్యాటికల్ ఎక్సప్రెషన్ కు ఇదే కారణం మాథెమ్యాటికల్ ఎక్సప్రెషన్ ఎల్లప్పుడూ విషయాలను సాధారణీకరించే విధంగా ఉంటుంది ఇంతకు ముందు చూడని ఇంతకు ముందు చూడని పరిస్థితుల్లో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది మరియు తద్వారా ఈ సందర్భంలో స్టెరిలైజేషన్ చేసే ప్రక్రియల యొక్క డిజైన్ కు దారితీస్తుంది అది సింగిల్ సెల్ సస్పెండ్ చేయడానికి ఇతర డెత్ బిహేవియర్ లు నాన్ లీనియర్ గా ఉంటాయి దీనిని ముందుగా మీరు ఊహించగలరా అని చూద్దాం ఇది మళ్లీ శాతం వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ 100 10 1 0 1 అందువల్ల లాగ్ స్కేలు వర్సెస్ సమయం మరి ఇలాంటి వక్రం ఏం ఇస్తుందని ఊహించగలరా ఇంతకు ముందు ఇది లీనియర్ లీనియర్ తగ్గుదల ఈ సందర్భంలో తగ్గుదల ఇలా ఉంటుంది ఇది చాలా కాలం వరకు తగ్గదు మరియు తరువాత ఇది తగ్గడం మొదలవుతుంది ఏ రకమైన కంటెంట్ లేదా వయబుల్ సెల్స్ ఏ రూపంలో ఉన్న సెల్స్ దీనికి ఎలాంటి పెరుగుదల ను ఇస్తాయనే విషయాన్ని మీరు ఊహించగలరా దీనికి సమాధానం సెల్స్ ఇప్పుడు సెల్స్ ఒకదానితో మరొకటి కలిసి ఉంటాయి తరువాత ఆ క్లమ్ప్ యొక్క బాహ్య భాగాలతో పోలిస్తే ఆ క్లమ్ప్ లోపలి భాగాలను చంపడానికి కొంత సమయం పడుతుంది తద్వారా ఈ రకమైన ప్రవర్తన వల్ల ఒక శాతం వయబుల్ కణ కాన్సంట్రేషన్ వర్సెస్ సమయం యొక్క ప్లాట్ కు ఇది ఒక రకమైన ప్రవర్తనను కలిగి ఉంటుంది కేవలం వెరైటీ కోసం మరో నాన్ లీనియర్ బిహేవియర్ ను చూద్దాం ఇది మరో నాన్ లీనియర్ బిహేవియర్ మీరు దీనిని రెండు లైన్ లుగా పేర్కొంటారు 100 నుంచి 0 2 లేదా ఏదైనా అనుకోండి ఇది ఒక లైన్ మరియు తరువాత ఇది పోలిస్తే విభిన్న నాన్ లినియర్ మరో లైను ఉంటుంది ఇలాంటి ప్రవర్తన ఎప్పుడు కనిపిస్తుందని మీరు భావిస్తున్నారు మీరు తెలుసు మేము ఇప్పటికే ఒక సెల్ సస్పెన్షన్ లో ఇది జరుగుతుందని చూశాము ఒకే ఒక్క విషయం ఏమిటంటే విభిన్న నాన్ లినియర్ 2 లైన్లను కలిగి ఉన్నాం అందువల్ల మీరు 2 విభిన్న మిక్సెడ్ సెల్ పోపులేషన్ ను కలిగి ఉన్నప్పుడు ఇది ఉత్పన్నం కావొచ్చు వాటి ప్రతిస్పందన నుంచి అధిక ఉష్ణోగ్రతకు వచ్చే రకాల్లో తేడా ఉంటుంది ఇది తగ్గుతుంది ఈ రకమైన సెల్స్ వేగంగా తగ్గుతాయి ఈ రకమైన సెల్స్ నెమ్మదిగా తగ్గుతాయి వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ వర్సెస్ టైం మరియు ఇది రెండు మిక్స్డ్ సెల్ పోపులేషన్ ను కలిగి ఉన్నప్పుడు ఉత్పన్నమయ్యే ఒక రకమైన ప్రవర్తన ఇప్పుడు నేను మొదటి ప్రాక్టీస్ సమస్యను ప్రజంట్ చేయబోతున్నాను ఇది నాకు 1 1 అని పిలవనివ్వండి ఎందుకంటే ఇది మాడ్యూల్ 1 మొదటి సంఖ్య సూచించే ది అదే ఇది 1 వ మాడ్యూల్ 1 యొక్క సమస్య 1 అందువల్ల 1 నేను ఈ సమస్యను మీకు కేటాయించబోతున్నాను మరియు మీరు దానిని పరిష్కరించగలరు ఈ సమస్యను మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఏమి చేస్తాం ఈ మూక్ కొరకు ఇది మదింపు కు సంబంధించినది కాదు అయితే సమస్యా పరిష్కార నైపుణ్యాలను మీరు ఎంచుకోవాల్సి ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను అందువల్ల నేను చేయబోయేది ఏమిటంటే మనం తదుపరి ఉపన్యాసం మొదలు పెడితే నేను ముందుగా మీ కోసం ఈ సమస్యను పరిష్కరించబోతున్నాను తరువాత ముందుకు సాగబోతున్నాను ఇక్కడ ప్రాక్టీస్ సమస్య ఇలా ఉంది ఒక బయోరియాక్టర్ ను ఉపయోగించడానికి ముందు స్టెరిలైజేషన్ చేయాలి బయో రియాక్టర్ లో సొల్యూషన్ ఒకే విధమైన ఉష్ణ రెస్పాన్స్ క్యారెక్టర్స కలిగిన సింగల్ సెల్స్ కలిగి ఉంటుంది దీంతో సింగిల్ లైన్ లో డ్రాప్ అయ్యే అవకాశం ఉంది 70 డిగ్రీల c వద్ద సింగల్ సెల్ కాన్సంట్రేషన్ దాని అసలు విలువలో 20 శాతానికి తగ్గించడానికి 5 నిమిషాలు పడుతుంది a డెసిమల్ర్ రిడక్షన్ టైం కనుగొనండి గుర్తుంచుకోండి ఇది ఒక ముఖ్యమైన పరామీటర్ అని మేం చెప్పాం కనుక మొదట డెసిమల్ రిడక్షన్ టైం తెలుసుకోండి మరియు b అదే పరిస్థితుల్లో వాస్తవ విలువలో 0 1 శాతానికి రెడ్యూస్డ్ సెల్ కాన్సంట్రేషన్ కు ఎంత కాలం పడుతుంది ఇది మీకు ఒక సమస్య మీరు సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకోవాలి మేము బహుశా ఆ సమస్యను పరిష్కరించినప్పుడు బహుశా టచ్ చేస్తాము లేదా కనీసం నేను మేము తదుపరి ఉపన్యాసం ప్రారంభించినప్పుడు పరిష్కారం వెనుక కొన్ని ఆలోచనలు చూపిస్తాయి కాబట్టి ఉపోద్ఘాత౦లో మేము ఏమి చేశా౦ ఈ ఉపన్యాసాన్ని ప్రారంభించినప్పుడు మనం ఉపోద్ఘాతంలోని తొలి భాగాలను దాటి వెళ్ళాం బయో ప్రక్రియల యొక్క కొన్ని ఉదాహరణలు మరియు ఖచ్చితంగా బయో ప్రక్రియ అంటే ఏమిటి మరియు బయో రియాక్టర్ అనేది బయో ప్రక్రియ యొక్క గుండెవద్ద ఉంటుంది సాధారణంగా వివిధ రకాల బయో రియాక్టర్లు ఉపయోగిస్తారు మనం సాధారణంగా ఉపయోగించే కొన్ని బయోరియాక్టర్లు స్టిర్డ్ ట్యాంక్ బయోరియాక్టర్ ఎయిర్ లిఫ్ట్ బయోరియాక్టర్ సాలిడ్ స్టేట్ బయోరియాక్టర్ సింగిల్ యూజ్ బయోరియాక్టర్ ఫోటోబయోరియాక్టర్లు ప్యాక్ డ్ బెడ్ బయోరియాక్టర్లు ఫ్లూయిడైజ్డ్ బెడ్ బయోరియాక్టర్లు మొదలైన వి ఇందులో చాలా రకాలు ఉన్నాయి బయోరియాక్టర్ అనేది బయో ప్రతిచర్యలు జరిగే ఒక ఇనుస్ట్రుమెంటెడ్ కంట్రోల్డ్ వెసల్ సాధారణంగా సెల్స్ ద్వారా మధ్యవర్తిత్వం చేయబడుతుంది లేదా ఇది ఎంజైమ్ చర్యకు మధ్యవర్తిత్వం వహించవచ్చు బయోరియాక్టర్ అంటే అదే అప్పుడు మేము ఏ బయో రియాక్టర్ ను వేర్వేరు మోడ్లలో ఆపరేట్ చేయవచ్చు అని చెప్పాము కొన్ని బయో రియాక్టర్లను అన్ని 3 ప్రాథమిక విధానాల్లో పనిచేయడానికి మరియు కొన్ని కాదు ఉదాహరణకు ఒక స్టిర్డ్ ట్యాంక్ బయోరియాక్టర్ ను బ్యాచ్ మోడ్ లో నిరంతర మోడ్ లో అదేవిధంగా ఫెడ్ బ్యాచ్ మోడ్ లో ఆపరేట్ చేయవచ్చు అయితే బహుశా ఒక ప్యాక్డ్ బెడ్ కేవలం బ్యాచ్ మోడ్ లో మాత్రమే ఆపరేట్ చేయడం కొంచెం కష్టం మీరు చేయవచ్చు కానీ చాలా ఎక్కువ శ్రమ పడుతుంది బదులుగా ఇది సాధారణంగా బ్యాచ్ మోడ్ లో ఆపరేట్ చేయబడదు నిరంతర విధానంలో ఆపరేట్ చేయబడుతుంది అప్పుడు మేము ఒక ప్రాడక్స్ట్ ఇంటరెస్ట్ అవసరాన్ని చూసాము అంటే మన బయోలు మాత్రమే వృద్ధి చెంది ఆసక్తి యొక్క ఉత్పత్తిని ఉత్పత్తి చేయాలని మనం కోరుకుంటాం అందువల్ల సాధారణంగా ఉండే అన్ని ఇతర బయో లను మనం వదిలించుకోవాల్సి ఉంటుంది మన చుట్టూ ఉన్న గాలిలో బయోలు అన్ని వేళలా ఉన్నాయని వాతావరణంలోకి తెరిచి ఉండే బయోరియాక్టర్ బ్రోత్ లోకి వాటిని రాకుండా ఏదీ అడ్డుకోదని చెప్పాం కాబట్టి మొదట్లో అక్కడ ఉన్న సెల్స్ న్నిటినీ మనం చంపాల్సి ఉంటుంది చంపుట యొక్క ప్రధాన విధానాలు ఉష్ణ కిల్లింగ్ అధిక ఉష్ణోగ్రత సెల్స్ చంపడానికి ఉపయోగించవచ్చు లేదా మీరు తగిన ఆవిర్లు లేదా సోలుషన్స్ ఉపయోగించవచ్చు ఈ బయోలను సెల్ గ్రోత్ హ్యాండిల్ చేసేటప్పుడు మీ చేతులపై ఉండే సెల్స్ చంపడానికి 70 శాతం ఇథనాల్ ద్రావణం ఉపయోగించబడుతుంది లేదా ఫార్మాలిన్ ఆవిర్లు ఫార్మాలిన్ ద్రావణం నుంచి వచ్చే ఫార్మాలిన్ ఆవిర్లు ప్రయోగశాల వంటి అంతరిక్షంలో బయోలను చంపడానికి ఉపయోగిస్తారు అప్పుడు మీరు గామా కిరణాలను కూడా ఉపయోగించవచ్చు యూవీ కిరణాలు గామా కిరణాలు గామా కిరణాలు ముఖ్యంగా మీరు స్టెరిలైజింగ్ చేస్తున్నట్లయితే మనం సిరంజీలు మరియు అటువంటి వాటిని చెప్పుకుందాం అవి అధిక ఉష్ణోగ్రతకు బహిర్గతం కావు అవి ప్లాస్టిక్ లతో తయారు చేయబడతాయి అవి అధిక ఉష్ణోగ్రతకు బహిర్గతం కావు కాబట్టి ఆ 3 రీతులు చంపు థర్మల్ స్టెరిలైజేషన్ మరియు కొంత వివరాలను మేం చూద్దాం అని మేం చెప్పాం ఏదైనా ఇంజినీరింగ్ సిస్టమ్ విశ్లేషణ డైనమిక్ సిస్టమ్ విశ్లేషణలో రేటు యొక్క ప్రాథమిక పరామీటర్ గా భావన గురించి స్పష్టంగా ఉండాలని మేం పునరుద్ఘాటిస్తున్నాం రేటు దానంతట అదే ముఖ్యం మీరు రేటులెక్కించే విధానం చాలా భిన్నంగా ఉండవచ్చు ఉదాహరణకు మీకు వేగం ఉంది ఇది రేటుకు సమానం మరియు మీరు తీసుకున్న సమయం ప్రయాణించిన దూరం ద్వారా సగటు వేగాన్ని లెక్కించవచ్చు కానీ వేగం అనేది ఇంజనీరింగ్ వ్యవస్థల రూపకల్పన కార్యాచరణతో వ్యవహరించేటప్పుడు మనం ఆసక్తి గల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఈ సందర్భంలో బయోలాజికల్ ఇంజనీరింగ్ వ్యవస్థలు మరియు రేట్లను ఉపయోగించి అధిక ఉష్ణోగ్రత ద్వారా సెల్స్ చంపే రేటు ఒక నిర్దిష్ట సమయంలో లేదా మొదటి ఫస్ట్ ఆర్డర్ లో వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ కు ప్రోపోషనల్ గా ఉంటుందని మేము చెప్పాము అప్పుడు మనం డెసిమల్ రిడక్షన్ రేట్ ఒక స్టాండర్డ్ ప్యారామీటర్ దారితీసింది ఆ తర్వాత మరింత సాధారణ వ్యక్తీకరణ కూడా అది సమయం ఇస్తుంది అది వెళ్ళడానికి పట్టే సమయం ఒక ప్రారంభ కాన్సంట్రేషన్ x v ఇనీషియల్ వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ x v ఒక నిర్దిష్ట సమయంలో x v యొక్క ఒక సర్టెన్ వయబుల్ సెల్ x v కాన్సంట్రేషన్ అనుకుందాం అప్పుడు మేము ఇక్కడ ఈ ప్రాక్టీస్ సమస్య ను చూసాము దీనికి ముందు ఈ రేఖియర్ డెత్ ఒక రకమైన ప్రవర్తన మాత్రమే నని మేము చూశాము మీరు వక్రం వంటి ఇతర రకాల చంపవచ్చు ఎందుకంటే మీరు వివిధ వ్యాల్యూ 2 స్ట్రెయిట్ లైన్స్ థర్మాలీ విభిన్న బయో ుల మిశ్రమ జనాభా ఉంటే అప్పుడు ఈ ప్రాక్టీస్ సమస్య ని మనం గమనించాం దీనిని పరిష్కరించడం కొరకు మీరు కొంత సమయం గడపాలని అనుకోవచ్చు ఇది సహాయకారిగా ఉంటుంది ఈ తరహా పనులు ఇంజినీర్లు చేయాలని ఈ నైపుణ్యాలను ఎంచుకోవడం మంచిది తరువాత మనం కలుసుకున్నప్పుడు ఈ సమస్యను మేం పరిష్కరిస్తాం మరియు మాడ్యూల్ ని ప్రారంభిస్తాం తర్వాతి లెక్చర్ లో కలుద్దాం